అందరికీ నమస్కారం మనం ధరల గురించి సేవల ధరల గురించి సేవల వ్యాపారంలో ధరల గురించి చర్చిస్తున్నాము గత సెషన్ లో ప్రాథమిక అంశాల గురించి క్లుప్తంగా చర్చించాము మీరు గుర్తుచేసుకున్నట్లైతే భోజోహోరి మన్నా లేదా ఓహ్ కలకత్తా లేదా 6 బల్లిగంజ్ వంటి సేవా సంస్థ కోసం గత 2 సంవత్సరాలుగా ధరల వ్యూహం గురించి ఆలోచించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను బెంగాలీ వంటకాల పోటీదారులు అందరూ ఆధునిక వాతావరణంలో బెంగాలీ వంటకాలను అందిస్తున్నారు ఈ విధమైన సేవ ఇది ఒక సముచిత సేవ లాంటిది ఒక రకమైన సన్నని సమర్పణ లేదా అనేక రకాల వినియోగదారులకు నిర్దిష్ట సమర్పణ వంటిది ఇలాంటి అవుట్లెట్లు మరియు ప్రత్యామ్నాయ అవుట్లెట్ల నుండి ధర మరియు పోటీ ఒత్తిళ్లకు సంబంధించి చాలా సున్నితంగా ఉండాలి ప్రత్యామ్నాయ ఆహారం మరియు పానీయాల దుకాణాలు ఇప్పుడు మీకు ఈ సంస్థల గురించి తెలియకపోతే లేదా మీరు ఇష్టపడితే మీరు వేరే నగరంలో ఉన్నందున మీరు ఏదైనా చక్కటి భోజన రెస్టారెంట్ను ఎంచుకోవచ్చు మరియు వాటి ధరల వ్యూహానికి సంబంధించి మీ అసైన్మెంట్ చేయవచ్చు కాబట్టి మీరు హైదరాబాదులో ఉంటే మీరు ఒక ప్రసిద్ధ బ్రయానీ మరియు కబాబ్ అవుట్లెట్ను ఎంచుకోవచ్చు మీరు ముంబైలో ఉంటే మీరు మెయిన్ల్యాండ్ చైనా వంటి చైనీస్ రెస్టారెంట్ను ఎంచుకోవచ్చు లేదా మరేదైనా వెరైటీగా ఉండవచ్చు మీరు ఆ ప్రసిద్ధ మంగళూరు మరియు సముద్ర ఆహార రెస్టారెంట్లలో కొన్నింటిని ఎంచుకోవచ్చు కాబట్టి మీరు ఒక ప్రత్యేక రకం ఆహార మరియు పానీయాల అవుట్లెట్ని చూస్తారు దీనిని ప్రత్యేక సేవగా వర్గీకరించవచ్చు ఆపై వాటి ధరల వ్యూహం గురించి ఇలాంటి ప్రత్యేక అవుట్లెట్లతో పాటు ప్రత్యామ్నాయ ఆహారం మరియు పానీయాల అవుట్లెట్లతో పోటీ గురించి ఆలోచించండి నేను ఆహారం మరియు పానీయాలను ఎన్నుకుంటున్నాను ఎందుకంటే మీలో చాలా మంది అలాంటి సేవను ఎప్పటికప్పుడు ఉపయోగిస్తున్నారు మరియు మీ అందరికీ సుపరిచితం అవుతుంది కనుక ఇది మరింత సందర్భోచితంగా మారుతుంది మీరు దానికి మీ మనస్సును వర్తింపజేస్తే ఈ రోజు ఈ అసైన్మెంట్కి సంబంధించి మంచి విశ్లేషణను ఎనేబుల్ చేయడానికి నేను ధరపై మరికొన్ని ఇన్పుట్లు మరియు ఆలోచనలను అందించబోతున్నాను నేను చెప్పినట్లుగా మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్ యొక్క 6 వ అధ్యాయాన్ని సూచిస్తున్నాము మరియు స్పష్టంగా మీరు ఉపన్యాసాన్ని వినడంతో పాటు అధ్యాయాన్ని పక్కపక్కనే చదివితే మంచి సహాయం అవుతుంది కాబట్టి సేవా ధర సర్వీస్ ధరల విషయంలో నేను ఇబ్బందులను ఎదుర్కొనే ముందు మనం ధర గురించి ఆలోచించినప్పుడల్లా మనం రూపాయిలు డాలర్లు యూరోలు పెకోస్ మొదలైన వాటి గురించి ఆలోచిస్తామని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను కానీ డబ్బు భావన ఉద్భవించడానికి చాలా కాలం ముందు వస్తువులు మరియు సేవల మార్పిడి మొదట్లో మరియు చరిత్రపూర్వ కాలం నుండి ఉండేది స్పష్టంగా ఈ మార్పిడి వస్తు మార్పిడి ఆధారంగా జరుగుతుంది కాబట్టి ఎవరైనా జుట్టు కత్తిరింపు కావాలనుకుంటే అతను ప్రత్యేక సర్వీస్ ప్రొవైడర్ అయిన మంగలి వద్దకు వెళ్తాడు మరియు ఆ సేవకు బదులుగా అతను ఆ వ్యక్తికి ఒక కోడిని ఇవ్వవచ్చు లేదా కొన్ని కూరగాయలు లేదా మొదలైనవి కావచ్చు కాబట్టి వస్తువులు మరియు సేవల మార్పిడి ఆధారిత మార్పిడి ఎల్లప్పుడూ మరియు ఏదో ఒకవిధంగా అనేక మారుమూల ప్రాంతాలలో లేదా ఈరోజు కూడా ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఇ బే మరియు ఇతరులలో ఉండేది మాకు అలాంటి మార్పిడి ఉంది విలువ మార్పిడి ఆధారంగా మార్పిడి ఆధారిత లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి ప్రధాన విషయం ఏమిటంటే మీరు ఇక్కడ గమనించాలి మార్పిడి వ్యవస్థ మరియు తరువాత డబ్బు ఆధారిత వ్యవస్థ కొనుగోలుదారు గ్రహించినట్లుగా విలువ భావన నుండి ఎల్లప్పుడూ ఉద్భవించాయి లేదా ఉద్భవిస్తాయి అంటే సేవల్లో ఉదాహరణకు మాకు కష్టం ఉంది ఈ సమయ కారకం లో ఒకటి చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి మీ జుట్టు పొడవుగా పెరిగి అక్కడ ఎండాకాలం మరియు మీకు జుట్టు కత్తిరింపు అవసరం అయితే ఆ సమయానికి సంబంధించి మీ అవసరం మరియు ఆ పరిస్థితి చాలా క్లిష్టమైనది కాబట్టి మీ రెగ్యులర్ మంగలి చాలా బిజీగా ఉంటే ఇంకా ఎక్కువ ఉంటే మీరు అధిక ధరల సెలూన్కి వెళ్లడానికి సిద్ధం కావచ్చు కాబట్టి అంటే ఈసారి మరియు దానిని ఇతర సందర్భాలకు కూడా విస్తరించు అని నేను చెప్తాను మరియు ఈ సెషన్ ముగింపులో నేను దీనిని కొంచెం ఎక్కువగా వివరిస్తాను కాబట్టి సమయ కారకం మరియు సందర్భోచిత కారకాలు నిర్దిష్ట సేవ యొక్క గ్రహించిన విలువను మార్చగలవు మరియు అందువల్ల వినియోగదారు సంతృప్తిపై రాజీ పడకుండా వివిధ రకాల ధరల ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయి మరియు ఈ కాన్సెప్ట్ మనం తదుపరి సెషన్లో మరింత వివరంగా ఉపయోగించుకుంటాము సేవల ధరలలో నిర్దిష్ట ప్రాంతాలకు రెవెన్యూ మేనేజ్మెంట్ మరియు దిగుబడి నిర్వహణ గురించి చర్చించినప్పుడు అవి చాలా క్లిష్టంగా మరియు ఆసక్తికరంగా ఉంటాయి అలాగే జరిగే మరొక విషయం ఏమిటంటే సేవల ధరలలో సర్వీస్ ప్రొవైడర్ వైపు నుండి కొన్నిసార్లు పెరుగుతున్న తప్పులు ఉండవచ్చు ఎందుకంటే ఆకస్మిక కార్యకలాపాలు సరిగ్గా ఖర్చు కాకపోవచ్చు కాబట్టి సరుకుల తయారీలో సరైన ధర లేదా కార్యాచరణ ఆధారిత వ్యయం సేవలలో చాలా ముఖ్యం అలాగే సేవల ప్రత్యేక లక్షణాల కారణంగా ఇన్పుట్లు మరియు అవుట్పుట్ల వైవిధ్యం గురించి మనం ఇప్పటికే చాలా చర్చించాము మరియు ఇది ఖర్చు మరియు ప్రయోజన గణనలను కూడా మార్చగలదు కాబట్టి మనం ఈ చిత్రాన్ని చూస్తే ఇది మరింత స్పష్టమవుతుంది ఇది వినియోగదారుని కోసం సముపార్జన ఖర్చు కాబట్టి వినియోగదారుల కొనుగోలు చేసే ధర ఇది కావచ్చు మరియు వినియోగదారుల గ్రహించిన విలువ ఇది కాబట్టి స్పష్టంగా మీరు చూడగలిగినట్లుగా గ్రహించిన విలువ అధిక స్థాయిలో ఉంటే మీరు ఈ పాయింట్ని పైకి నెట్టవచ్చు అంటే మీరు ఛార్జ్ చేయవచ్చు లేదా మార్కెట్ స్థలంలో మళ్లీ అధిక ధర స్థాయిని పొందవచ్చు కానీ ఇది ఒక విధమైన రెండు వైపుల కత్తి లేదా రెండు అంచుల కత్తి అని గుర్తుంచుకోండి ఎందుకంటే మార్కెట్లో ప్రస్తుత ధర స్థాయికి వ్యతిరేకంగా వినియోగదారుడు గ్రహించిన విలువకు మధ్య పెద్ద అంతరం ఉంటే మార్కెట్లో సముపార్జన వ్యయ స్థాయి అది మరింత పోటీని ఆకర్షిస్తుంది ఈ సందర్భంలో పోటీ పెరుగుతుంది కాబట్టి సాధారణంగా ఒక బ్యాలెన్స్ని సృష్టించి మధ్యస్థ స్థాయికి చేరుకోవాలి మరియు ఉత్తమ ధరను పొందగల ఉత్తమమైన వాటిని చూడాలి ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్గా మీ ఖర్చు ఇక్కడ ఎక్కడో ఉంటుంది కాబట్టి మీరు ఈ అంతరాన్ని పెంచాలనుకుంటున్నారు అంటే మీరు పొందుతున్న ధర మరియు మీ వ్యత్యాసాలు ఈ వ్యత్యాసాలు చర వ్యయం స్థిర వ్యయం మరియు ఆదాయాలు మరియు బ్రేక్ ఈవెన్ వాల్యూమ్ మొదలైన వాటికి సంబంధించి ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు మీ స్వంత అంతర్గత వ్యయాలకు వ్యతిరేకంగా మీరు పొందుతున్న ధరలో ఈ వ్యత్యాసాన్ని ఎందుకు పెంచాలనుకుంటున్నారు గుర్తుంచుకోండి మీరు దీన్ని నిరంతరం పైకి నెట్టకపోతే ఇది వ్యర్థమైన గేమ్ కావచ్చు అంటే వినియోగదారుల యొక్క సంతోషకరమైన కారకాలు వినియోగదారుడు గ్రహించిన విలువ నిరంతరం పైకి నెట్టబడాలి మరియు మీ ఖర్చు నిరంతరం క్రిందికి నెట్టబడాలి కాబట్టి మధ్యలో ఆడుకోవడానికి మీకు మంచి మైదానం ఉంది మరియు దాని కారణంగా ఇక్కడ చూపిన విధంగా మనం ఈ మూడు ప్రధాన విధానాలను పొందుతాము ధర ఆధారిత ధర అంటే మీ ఖర్చులకు సంబంధించిన ధరలను నిర్ణయించండి మరియు సేవల్లో ఒకరు అన్ని విభిన్న వ్యయాలను కొలవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలని మనం ఇప్పుడు చర్చించాము మరియు కార్యాచరణ ఆధారిత వ్యయం అనేది సేవా ధరలను చూడడానికి చాలా మంచి మార్గం అందువల్ల మీరు మీ ఖర్చులను చూసినప్పుడు మీరు ముందు దశలో ఉన్న ఖర్చులను చూడాలి అంటే కనిపించే డొమైన్లో మరియు బ్యాకెండ్ లేదా బ్యాక్స్టేజ్లో ఖర్చులు ఈ భావనలు మనం ఇంతకు ముందు చర్చించాము కాబట్టి సేవను అందించడంలో మీ ఖర్చులన్నింటినీ మీరు అర్థం చేసుకోవాలనుకుంటే సేవ బ్లూ ప్రింట్ని గీయడం మంచిది మరియు ఇన్పుట్ నుండి వినియోగదారుకు తుది డెలివరీ వరకు అనుసరించడం మంచిది మరియు మీరు తక్కువ ధర అధిక ధర మధ్య శ్రేణి ధరను అందించవచ్చు కానీ మీ ఖర్చులు తెలియకుండానే చాలా సార్లు మీరు భయంకరమైన తప్పులు చేయవచ్చు కాబట్టి ఇది చాలా ముఖ్యం ప్రత్యేకించి కొత్త సేవ కోసం మీరు మీ పర్యవేక్షణ ఖర్చులు మరియు వివిధ రకాలైన నాన్ మోనిటరీ ఖర్చులు రెండింటినీ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే వినియోగదారులు కూడా స్పష్టంగా లేదా ఏదో ఒకవిధంగా పరోక్షంగా అతను చెల్లించే మానిటరీ ధర అలాగే అతను లేదా ఆమె పర్యవేక్షించని విధంగా అయ్యే వివిధ ఖర్చులు ఉదాహరణకు వేచి ఉండడం లేదా సమయం అనేది ఒక రకమైన నాన్ కస్టమర్ చెల్లించే లేదా ఇబ్బంది కలిగించే లేదా సౌకర్యవంతమైన కారకాలలో పర్యవేక్షణ ధర ఇవన్నీ వివిధ రకాలైన నాన్ మోనిటరీ ధర మరియు ఖర్చు కారకాలు వీటిని గుర్తుంచుకోవలసి ఉంటుంది మరియు వినియోగదారులు దానిని స్పష్టంగా మరియు పరోక్షంగా మూల్యాంకనం చేస్తున్నందున సర్వీస్ ప్రొవైడర్గా మీరు దీన్ని చాలా స్పష్టంగా చేయాలి అప్పుడు మాకు విలువ ఆధార ధర ఉంది అది నిర్దిష్ట సేవ కోసం వినియోగదారు గ్రహించిన విలువకు సంబంధించి ధర మరియు మీరు వెంటనే చూడగలిగినట్లుగా ఇది ఎందుకు పరిమాణాత్మకమైనది మరియు చాలా నిర్ణయాత్మకమైనది ఈ వ్యయ అంశం ఈ విలువ విషయం మానిటరీ మరియు నాన్ మోనిటరీ అంశాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది వినియోగదారులు గ్రహించినట్లుగా విలువను నిర్ణయిస్తుంది ఇది సైన్స్ అలాగే కళ అని ముందుగానే చర్చించబడింది ఎందుకంటే మీరు వినియోగదారుల సైకాలజీ వినియోగదారుల ప్రవర్తన వివిధ పరిస్థితులలో మరియు వివిధ విభాగాల అవసరాలను అర్థం చేసుకోవాలి కాబట్టి మీ STP ని మీరు బాగా అర్థం చేసుకునేంత వరకు అంటే మీ సెగ్మెంటేషన్ టార్గెటింగ్ మరియు మీ టార్గెటెడ్ మార్కెట్ కోసం విలువ ప్రతిపాదన మీరు అర్థం చేసుకోలేరు ఎందుకంటే దీనిని బట్టి ఒక నిర్దిష్ట సేవ యొక్క విలువ వివిధ రకాల పరిధులను కలిగి ఉండవచ్చు ఇది మీ ధరల యంత్రాంగం ఏదైనా కావచ్చు ఈ పోటీ మీ ముందు ఎల్లప్పుడూ ఉంటుంది అంటే పోటీ ధర అందించేది ధర స్థాయిని ఎల్లప్పుడూ అణిచివేస్తుంది కాబట్టి ఏదో ఒకవిధంగా మీరు చూడవచ్చు ఇది మీ సేవా ధర సెట్టింగ్ యొక్క ప్రధాన డొమైన్ మరియు మీకు మీ ధర నుండి ఒక రకమైన ఒత్తిడి వస్తుంది మరియు మీ పోటీదారుడు నుండి మరొక రకమైన ఒత్తిడి వస్తుంది మరియు రెండింటి మధ్య ఉన్నది ఇక్కడ మీరు నిజంగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నా అరేనా కాబట్టి ఈ అరేనా మీ కస్టమర్ల వ్యయానికి మధ్య వ్యత్యాసం మరియు కస్టమర్ విలువ ఈ ద్వంద్వ ఒత్తిడి పరంగా మరింత అర్థం అవుతుంది సేవల ధరపై అది ఉంది నేను చెప్పినట్లుగా వ్యయ ఆధారిత ధరల నిర్ధారణ చాలా బాగా పనిచేసిన కార్యాచరణ ఆధారిత నిర్వహణ వ్యవస్థ ద్వారా చేయబడాలి మీరు మీ వనరుల ఖర్చులను ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల యొక్క వైవిధ్యం మరియు సంక్లిష్టతకు అనుసంధానించాలి కానీ వినియోగదారులు ఇది చాలా విలువైన వారు అందుకే నేను దీన్ని ధైర్యంగా మరియు పెద్ద అక్షరాలలో ఉంచాను వినియోగదారులు తమ సంస్థకు సేవా ఉత్పత్తి ఖర్చులు ఏమిటో కాకుండా తమను తాము విలువైనదిగా చూసుకుంటారు కాబట్టి వినియోగదారుల విలువ వినియోగదారుల విలువ తమను తాము చూచుకొనుట కీలకం మీ ఖర్చుల గురించి వారు శ్రద్ధ వహిస్తారు కాబట్టి మీరు మీ ఖర్చును నిరంతరం క్రిందికి నిర్వహించాలి మరియు మీరు మీ ఖర్చులను రిజర్వ్ చేసుకోవాలి మరియు వినియోగదారుల మనస్సులో గ్రహించిన విలువను పెంచడానికి మీరు నిరంతరం నిర్వహించాలి అందుకే వినియోగదారుల యొక్క మనస్సులో మీ సేవ యొక్క స్థానాలు తరచుగా వాక్యం ఉపయోగించబడుతుంది కానీ ఇది తరచుగా కాదు ఇప్పుడు నేను విలువను వివరిస్తున్నప్పుడు అంటే మనం ఆడాలనుకునే అరేనా మన దృష్టిని కేంద్రీకరించాలనుకునే చోట వినియోగదారునికి కలిగే ప్రయోజనాలు అనగా డబ్బు సమయం మానసిక మరియు శారీరక శ్రమ మొదలైన అన్నిటిలోనూ ఇది స్థూల విలువ కాబట్టి ఈ రేఖాచిత్రం వినియోగదారుని మనస్సులో సముపార్జన వ్యయం ఇది వినియోగదారులు గ్రహించిన విలువ ఇది మనం నికర విలువ అని అర్థం మరియు వినియోగదారుల మిగులు అనేది చెల్లించిన ధర మరియు వినియోగదారులు లేకపోతే చెల్లించడానికి ఇష్టపడే మొత్తం మధ్య వ్యత్యాసం ఇది మళ్లీ ఆసక్తికరమైన విషయం మనం అదే రేఖాచిత్రానికి తిరిగి వెళ్లవచ్చు మరియు ఇది వినియోగదారుల యొక్క సముపార్జన ఖర్చు మరియు వినియోగదారుడు కావచ్చు ఇది తేడా అయితే ఇది వినియోగదారుడు లేకపోతే వినియోగదారుడు ఏమి చెల్లించాలి ఒకవేళ వినియోగదారుడు మీ సేవను కొనుగోలు చేయకపోతే ఇది చెల్లించేది అప్పుడు స్పష్టంగా మీరు చాలా ఎక్కువ మిగులును ఆస్వాదిస్తారు వాస్తవానికి ఏమి జరుగుతుందంటే వినియోగదారులు విలువను గ్రహించినప్పటికీ వినియోగదారుడు మనస్సులో సంతోషంగా ఉండవచ్చు అతను ఒకదాన్ని సంపాదించి ఉండవచ్చు లేదా ఆమెకు చాలా మంచి ఒప్పందం లభించి ఉండవచ్చు అంటే చాలా సరసమైన ధరలో అతని లేదా ఆమె అభిప్రాయం కోసం చాలా సంతృప్తి అప్పుడు ఆ గ్యాప్ ఇలా ఉండాలి కానీ వాస్తవానికి వినియోగదారుడు ఏమనుకుంటున్నారో అతను ఈ స్థాయిలో ఖర్చు చేయడానికి సిద్ధపడి ఉండవచ్చు కానీ అతను ఇక్కడ మంచి ధరను పరిగణించడు నా ఉద్దేశంలో వ్యత్యాసం వాస్తవానికి ఈ గ్యాప్ నుండి వాస్తవానికి చాలా వరకు వెళ్ళవచ్చు చిన్న గ్యాప్ మరియు గ్యాప్ చిన్నదా లేదా పెద్దదా అనేది సందర్భోచిత కారకాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి చెల్లించిన ధర మరియు మొత్తానికి మధ్య వ్యత్యాసం వినియోగదారుడు ఇతర ఎంపికలు లేనప్పుడు చెల్లించడానికి సిద్ధంగా ఉండేది ఇది సాధారణంగా ఇక్కడ ఎక్కడో ఉంటుంది వాస్తవానికి వినియోగదారుడు ఈ స్థాయికి వెళ్లవచ్చు మరియు నేను ఈ గ్యాప్ చెప్పినట్లుగా సాధించలేకపోవచ్చు కానీ వినియోగదారుల మిగులు అవగాహన పరంగా చిన్న గ్యాప్ సాధించడం సాధ్యమవుతుంది మరియు ఇది గేమ్ లేదా ఇది మనం వ్యూహం మోహరించాలి కాబట్టి ఈ స్థాయి గురించి వినియోగదారుడుకు తరచుగా మంచి ఆలోచన ఉండదు అంటే ఈ స్థాయి లో గ్రహించిన విలువ నిజంగా గ్రహించిన విలువ అంటే ఏమిటి అనే ఆలోచన ఉండదు కాబట్టి వినియోగదారుడు తరచుగా ఒక రకమైన రిఫరెన్స్ని ఉపయోగిస్తుంటారు ఉదాహరణకు ఒక రెస్టారెంట్లో మెనూ ధర 100 ఉంటే మరియు మనం IIT అధ్యాపకులుగా సమీపంలోని రెస్టారెంట్లో 10 శాతం డిస్కౌంట్ పొందుతాము అప్పుడు మీరు ఉన్నత స్థాయి అనుభూతి పొందారని మాకు తెలుసు అదే సంతృప్తి కాబట్టి విషయం ఏమిటంటే మెనూ విలువ అయిన ఆ రిఫరెన్స్ విలువకు సంబంధించి మన అవగాహనను పోల్చి చూస్తాము కొన్ని సార్లు ఈ విధమైన పోలిక అందుబాటులో లేనప్పుడు వినియోగదారుడు సబ్స్క్రిప్షన్ ధరకి సంబంధించి మ్యాగజైన్ కవర్ ధరను చూసి అతను తక్కువ ధర చెల్లిస్తున్నట్లు భావిస్తాడు ఇవన్నీ వివిధ రకాల సూచనలు ఈ మెనూ ధర లేదా మ్యాగజైన్ కవర్ ధర లేనప్పుడు కస్టమర్ చివరికి పోటీదారు ధర వంటి వాటిని ఉపయోగించవచ్చు

కాబట్టి వినియోగదారుడు కలిగి ఉన్న వివిధ రకాల ధరలను స్పష్టంగా మరియు పరోక్షంగా స్వంతం చేసుకోవడం ద్వారా సంగ్రహంగా తెలియజేయండి కాబట్టి అన్వేషణ ఖర్చు ఉంది కొనుగోలు మరియు సేవ ఉంది సెర్చ్ రీసెర్చ్ ఖర్చు అనేది సర్వీస్ ప్రొవైడర్ని సంప్రదించడానికి ముందే జరుగుతుంది వినియోగదారుడు అవసరం వచ్చినప్పుడు మరియు వినియోగదారుడు మీరు ఏ సేవను ఉపయోగించాలనుకుంటున్నారో కనుగొనడానికి సమయం లేదా సూచనలను ఖర్చు చేసినప్పుడు ఇది వాస్తవంగా ఉంటుంది కాబట్టి ఇది గూగుల్లో గడిపిన సమయం లేదా జొమాటోలో గడిపిన సమయం లేదా ఫుడ్ పాండాలో మీ ప్రత్యేక సర్వీస్ అవుట్లెట్ని వెతకడానికి వెచ్చించిన సమయం కూడా ఆపై అది కొనుగోలు మరియు సేవ ఎన్కౌంటర్ ఖర్చు ఇది మనం చర్చిస్తున్నది మరియు ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా డబ్బు ఉంది అది సమయం శారీరక శ్రమ మానసిక భారం ఇంద్రియ భారం కాబట్టి దాని అర్థం మీరు రెస్టారెంట్లో ఉన్నారని మీకు తెలిస్తే అక్కడ టాయిలెట్ చాలా మంచిది కాదు మరియు అది శుభ్రంగా లేదు అప్పుడు వినియోగదారులు డబ్బు వారీగా తక్కువ చెల్లిస్తున్నప్పటికీఈ ప్రత్యేక ఇంద్రియ భారం వాస్తవానికి చాలా ప్రభావితం చేస్తుంది ఆపై మన సమస్య పరిష్కారాన్ని అనుసరించడం కోసం కోర్సు తర్వాత కొనుగోలు ఖర్చు ఉంటుంది తరచుగా మనం దీనిని విక్రయించిన తర్వాత సేవ అని పిలుస్తాము అందువలన డబ్బు లోపలకొనుగోలు కోసం చెల్లించిన డబ్బు ఉంది యాదృచ్ఛిక ఖర్చులు ఉన్నాయి మరియు నిర్వహణ ఖర్చులు ఉన్నాయి కాబట్టి మీరు సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీలో లేదా ఇంజనీరింగ్ సర్వీస్ కంపెనీలో లేదా వినియోగదారుల సేవా సంస్థలో ఉన్నా మీరు కొనుగోలు చేసిన ఏదైనా ప్రత్యేక సేవ లేదా మీరు అందించే ఏదైనా ప్రత్యేక సేవ గురించి మీకు తెలిస్తే మీరు అన్నింటినీ చూడగలరు ఈ అంశాలు మీకు లేదా మీ సంస్థకు సర్వీసు ప్రొవైడర్ మరియు వినియోగదారుల లేదా వినిమయదారుల మధ్య వర్తిస్తాయి చివరగా ఇది పోటీతత్వ ధర కాబట్టి నేను ముందే చెప్పినట్లుగా ఖర్చు వైపు నుండి స్థిరమైన ఒత్తిడి ఉంటుంది మరియు పోటీ వైపు నుండి స్థిరమైన ఒత్తిడి ఉంటుంది మరియు మధ్యలో మీరు మీ ధరను నిర్ణయిస్తున్నారు కాబట్టి మీరు పాఠ్య పుస్తకం లో 144 వ పేజీని చూస్తే ఫిగర్ నంబర్ 6 ఉదాహరణకు మీరు ఎక్స్ రే తీసుకోవాలనుకుంటున్నారని మరియు మీకు మూడు ప్రత్యామ్నాయాలు ఉండవచ్చు క్లినిక్ A క్లినిక్ B మరియు క్లినిక్ C అని చూపిస్తుంది కానీ తదుపరి సాధ్యమయ్యే నియామకం 3 వారాల తరువాత మరియు వారు కేవలం 9 నుండి 5 గంటల వరకు మాత్రమే పనిచేస్తారు మరియు అంచనా వేసినందున ఆ క్లినిక్ చాలా ఎక్కువగా సిఫార్సు చేయబడింది 2 గంటలు మరియు అక్కడ ధర 450 సాధారణంగా మంచి సేవలు అందించే సేవలు మీకు తెలుసు తక్కువ ధరకు స్పష్టంగా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది మరియు అలాంటి పరిస్థితి మాత్రమే విలీనం అవుతుంది ఇప్పుడు తదుపరి ప్రత్యామ్నాయ క్లినిక్ B 850 రూపాయలను అందిస్తోంది మరియు ఇది మీ కార్యాలయం నుండి 15 నిమిషాల దూరంలో ఉంది మరియు తదుపరి అందుబాటులో ఉన్న అపాయింట్మెంట్ 1 వారం తరువాత అవి కూడా ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సాయంత్రం కొంచెం ఎక్కువసేపు పనిచేస్తాయి కాబట్టి ఆఫీసుకి వెళ్లే వ్యక్తికి మరియు వెయిట్ ఎవెన్యూకి 30 నుండి 45 నిమిషాల వరకు వ్రాయడం సులభం మరియు వారు 850 రూపాయలు ఛార్జ్ చేయవచ్చు మరియు అక్కడ ఒక క్లినిక్ సి ఉంది ఇది అత్యధికంగా 1050 వసూలు చేస్తుంది మరియు ఇది చాలా దగ్గరగా ఉంది మరియు తదుపరి అందుబాటులో ఉన్న అపాయింట్మెంట్ ఉంది మరుసటి రోజు మీకు అపాయింట్మెంట్ ఉంది మరియు అక్కడ ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది మరియు సాధారణంగా మీరు అక్కడ 50 నిమిషాల కంటే ఎక్కువ వేచి ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ అపాయింట్మెంట్ వ్యాపారం మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు 1050 ధర వద్ద చూడగలిగినట్లుగా ఇది మరింత ప్రత్యేకమైన సేవ లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన ప్రీమియం సేవ ఇక్కడ తక్కువ మంది వ్యక్తులు వస్తారు మరియు అందువల్ల వేచి ఉండడం లేదా అపాయింట్మెంట్ లేదా వెయిటింగ్ కోసం మెరుగైన సమయం మరియు కృషి ఆదా అవుతుంది ఎప్పుడు మీరు వారి వద్దకు చేరుకుంటారు మరియు ఇది మరింత సౌకర్యవంతంగా ఉండవచ్చు కాబట్టి కలయిక ఉండవచ్చు అంటే కొన్ని ప్రత్యేకమైన ఎక్స్ రే లేదా పాథాలజీ షాప్ పాథాలజీ ఆర్గనైజేషన్ ఉండవచ్చు ఇది చాలా దూరం కావచ్చు కానీ అవి ఎక్కువ సమయాన్ని ఆదా చేస్తాయి అప్పుడు నియామకం ఆధారంగా మాత్రమే పనిచేస్తాయి ధరలు ఎక్కువగా ఉంటాయి కానీ స్పష్టంగా ఈ కేసులన్నీ సర్వీసు స్తాయి ఎక్స్ రే స్తాయి ఎక్స్ రే నాణ్యత బాగుంది కాబట్టి సేవ నాణ్యతకు సంబంధించి ఎలాంటి సమస్య లేదు కాబట్టి సర్వీసు నాణ్యత ఒకే విధంగా ఉంటుంది సాధారణంగా మీరు ఇష్టపడతారు కాబట్టి 450 850 మరియు 1050 ధర ఉంటుంది కాబట్టి సేవలు ఒకేలా లేదా తుది కోర్ ఉత్పత్తి నాణ్యత అయితే అవి ఎక్స్ రే ఇమేజ్ అదే మీరు 450 కి ప్రాధాన్యత ఇస్తారు అయితే సమయం వంటి ఇతర పర్యవేక్షణ లేని ఖర్చులు దూర ప్రయాణం వంటివి మీరు వచ్చినప్పుడు వేచి ఉండటం లేదా అపాయింట్మెంట్ పొందడానికి ముందు వేచి ఉండటం వంటివి ఉన్నాయి ఈ అన్ని నాన్ మానిటరీ ఖర్చుల కోసం మీరు నిజంగా 1050 తీసుకోవచ్చు మరియు ఇప్పటికీ మంచి అనుభూతి చెందుతారు ఎందుకంటే అది ప్రక్కనే ఉన్న సందర్భంలో అది సరైన పరిష్కారం అయిన పరిష్కారం కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా వ్యయం మరియు పోటీ మధ్య ఈ స్థిరమైన ఒత్తిడితో పాటు పర్యవేక్షణ ఖర్చులు మరియు పర్యవేక్షణేతర వ్యయాల మధ్య స్థిరమైన రేటు కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండింటి మధ్య స్థిరమైన రేటు ఉంటుంది ఇది వినియోగదారుని మైండ్ వినియోగదారుని మైండ్ మరియు కస్టమర్స్ పర్సెప్షన్ని పరిగణలోకి తీసుకుంటుంది అతనికి లేదా ఆమె అందించిన విలువగా లేదాసేవ యొక్క కొనుగోలు ఖర్చుగా వినియోగదారులు భావిస్తారు ఇప్పుడు ఇక్కడ ఇది ఒక శ్రేణి విరుద్ధమైన ఒత్తిళ్లు ఇది ఆటలో ఉంది మరియు ఇది మరొక ద్వంద్వత్వం ఇది పర్యవేక్షణ మరియు పర్యవేక్షణ లేని ఖర్చుల మధ్య వర్తకం ఇది కూడా వర్తిస్తుంది కాబట్టి ధరల పోటీ ప్రత్యామ్నాయాలను ఉపయోగించే అధిక ధరతో సంబంధం లేని వ్యయాల ద్వారా ప్రభావితం కావచ్చు కొన్నిసార్లు ప్రజలు ప్రత్యేకించి మరింత విశ్వసనీయ ఆధారిత సేవలలో ఉండవచ్చు ఇది మనం మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ లేదా వైద్యుల సలహా లేదా న్యాయ సలహా వంటి వాటి గురించి మళ్లీ చర్చిస్తాము వ్యక్తిగత సంబంధాలు విశ్వాసాన్ని నొక్కిచెప్పాయి ఇవన్నీ కూడా పర్యవేక్షణ ధర మరియు విలువ యొక్క భావాన్ని బాగా ప్రభావితం చేస్తాయి కాబట్టి దీనితో పాటుగా మనం పర్యవేక్షణ లేని ఖర్చులు మరియు సమయం మరియు స్థాన విశిష్టతను కూడా చూస్తాము ధర మండలాలు ఎంత విభిన్నంగా ఉంటాయో మరియు కంచె వేయబడతాయని మనం చూస్తాము సేవల వ్యాపారంలో ధరల పరిశీలన కోసం ఆసక్తికరమైన ప్రాంతమైన రెవెన్యూ మేనేజ్మెంట్ లేదా దిగుబడి నిర్వహణపై తదుపరి ఉపన్యాసంలో మనం దృష్టి పెట్టబోతున్నాం మరియు అక్కడ వినియోగదారుల మనస్సులో మానిటరీ ధరలతో పాటుగా ఉదాహరణ సిబ్బంది నుండి సంబంధాల కోసం ఉండే ప్రభావంతో పాటుగా మనం ఆ ఎక్స్ రే క్లినిక్ గురించి చర్చించాము మీరు కొన్ని సమయాల సేవలకు మించి ఉంటే మారే ఖర్చు అసౌకర్యం మరియు సమయం మరియు స్థానాల నిర్దిష్టత వివిధ రకాల ధరల సెట్టింగ్ల కోసం మాకు అవకాశాలను అందిస్తుంది ఈ దిగుబడి నిర్వహణ లేదా రెవెన్యూ మేనేజ్మెంట్ లేదా RM అని మనం సంక్షిప్తంగా పిలుస్తున్నాము కింది పరిస్థితులలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది సాపేక్షంగా స్థిర సామర్థ్యం ఉన్నపుడు అధిక స్థిర వ్యయ నిర్మాణం ఉన్నప్పుడు సేవా జాబితా అంటే సేవా వృత్తి యొక్క సేవా అవకాశం పాడైపోతుంది ఇది చాలా సేవలకు వర్తిస్తుంది వేరియబుల్ అనిశ్చిత డిమాండ్ ఇది అనేక సేవలకు కూడా వర్తిస్తుంది కానీ కొన్ని సేవలలో ఇది నిజం మరియు కస్టమర్ ధర సున్నితత్వం మారుతూ ఉంటుంది కాబట్టి ఒక సబ్బును కొనుగోలు చేసేటప్పుడు మీరు సాయంత్రం ఆ సబ్బు కోసం ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే దుకాణం చాలా రద్దీగా ఉంటుంది లేదా దుకాణం రద్దీ తక్కువ గా ఉన్నప్పుడు మధ్యాహ్నం మధ్యలో మీరు ఎక్కడా తక్కువ ధర పొందలేరు వినియోగదారుడు సందర్శించారు సూపర్ మార్కెట్లో నిర్దిష్టమైన రోజున ఇచ్చిన కొన్ని బ్లాక్ డిస్కౌంట్లు మీకు తెలిసినవి కొన్ని ఉండవచ్చు కానీ సామాన్యంగా వస్తువులు సమయానికి సంబంధించి మారవు మరియు అందువల్ల వినియోగదారులు సున్నితంగా ఉంటారు మీరు ఒకే వినియోగదారుడు కి ఉదయం ఒక ధర మరియు సాయంత్రం ఒక ధరను వసూలు చేయలేరు కానీ అనేక ఇతర సేవలు ఉన్నాయి వాస్తవానికి వినియోగదారుడు ఆ ధర సున్నితత్వాన్ని కలిగి ఉండకపోవచ్చు కాబట్టి అటువంటి సేవల గురించి ఆలోచించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మరియు మీరు త్వరగా ఉంటే ఫోరమ్లో రెండు లేదా మూడు సేవల పేర్లను ప్రతిస్పందించండి ఇవి మీ మనస్సులో ఈ ప్రమాణాలను పూర్తి చేస్తాయి అది అధిక స్థిర వ్యయ నిర్మాణం సాపేక్షంగా స్థిర సామర్థ్యం పెరిషబుల్ జాబితా వేరియబుల్ అనిశ్చిత డిమాండ్ మరియు విభిన్న వినియోగదారుని ధర సున్నితత్వం మీరు రేపు రెవెన్యూ మేనేజ్మెంట్ లేదా RM గురించి చర్చించినప్పుడు వివిధ రకాలైన చక్కని గణిత నమూనాలు మొదలైనవి గురించి మీరు చర్చించాము అయితే ఈ రోజు మీ మనస్సులో వాస్తవంగా ఆ చర్చల నమూనాలు మరింత అర్థమయ్యేలా మారతాయి ఈ ఐదు షరతులను సంతృప్తిపరిచే సేవల రకాలు ఏమిటి కనుక ఇది మీ ఓవర్నైట్ అసైన్మెంట్ మరియు రేపు ఈ అంశంపై చర్చిద్దాం ధన్యవాదాలు